ట్రేడ్మార్క్లు వాణిజ్యంలో ఉపయోగించే మార్కులను సూచిస్తాయి వ్యాపారంలో ఉపయోగించే వస్తువులు మరియు సేవలను గుర్తించడానికి లేదా వేరు చేయడానికి ఈ గుర్తులు ఉపయోగించబడతాయి వాణిజ్యం అనే పదంతో మనం 'వ్యాపారాన్ని' సూచిస్తాము కాబట్టి ట్రేడ్మార్క్లను అర్థం చేసుకోవడానికి వ్యాపారాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి వ్యాపారాన్ని 'వస్తువులు మరియు సేవలు డబ్బుతో మార్పిడి చేయబడే' ఒక సంస్థ లేదా ఆర్థిక వ్యవస్థగా నిర్వచించవచ్చు కాబట్టి డబ్బు బదులుగా 'వస్తువులు మరియు సేవల మార్పిడి' ని వ్యాపారం అంటారని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇది కొన్ని విషయాలను విశదీకరిస్తుంది మనం వ్యాపారాన్ని ఒక పరస్పర చర్యగా అర్థం చేసుకోవచ్చు మరియు ఈ పరస్పర చర్య ఒక వస్తువుకు సంబంధించినది ఒక వస్తువు ఉంది మరియు ఆ వస్తువుకు విలువ ఉంది కాబట్టి ఒక పరస్పర చర్య ఉంది పరస్పర చర్యకు బహుళ అర్థాలు ఉండవచ్చు ఇది ఒక వ్యవహారం కావచ్చు ఇది మార్పిడి కావచ్చు దీంట్లో ఒక చర్య ఉందని మాత్రమే దీని అర్థం కాదు ఈ చర్యను చేసే వ్యక్తులు ఉన్నారని అర్థం కాబట్టి ఒక చర్యకు కనీసం ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ వ్యక్తులు కొనుగోలుదారు లేదా విక్రేత లేదా అద్దెదారు లేదా ఓనర్ కావచ్చు కాబట్టి ఇక్కడ ఒక చర్య ఉంది అది కొంతమంది వ్యకులుచే చేయబడుతుంది దీనిని మనం 'పరస్పర చర్యగా' సూచిస్తాము వ్యాపారం 'వస్తువులు లేదా సేవను' సూచిస్తుంది వాటిలో మీరు ఉత్పత్తులను కలపవచ్చు సరుకులను కలపవచ్చు మనకు GST పన్ను ఉండటానికి కారణం అదే ఇది వస్తువులు మరియు సేవల పన్ను ఎందుకంటే వస్తువులు మరియు సేవలు వాణిజ్యంలో ఒక భాగమైన ప్రతి దాన్ని కలిగి ఉన్నాయని అర్థం వ్యాపారం యొక్క నిర్వచనం పరిధిలోకి వచ్చే మూడవ విషయం ఈ మార్పిడి లేదా విషయం యొక్క పరస్పర చర్య డబ్బు అనే ఒక విలువ కోసం ఉండాలి అంటే డబ్బు మార్పిడి జరగాలి ఆ 'మార్పిడి' డబ్బు అనే విలువ కోసం కాకపోతే మనం దానిని వ్యాపారం అని పిలవము ఉదాహరణకి ఒక తండ్రి తన కొడుకుకు లేదా తన కుమార్తెకు వాడుకోడానికి డబ్బు ఇస్తాడు దాన్ని వ్యాపార లావాదేవి అనం ఇది కుటుంబ లావాదేవి కావచ్చు ఒక స్నేహితుడు తన స్నేహితుడికి అవసరమైన సమయంలో డబ్బును ఇస్తాడు అది మళ్ళీ స్నేహపూర్వక లావాదేవి లేదా ఒక వ్యక్తి మళ్ళీ బాధలో ఉన్నవారికి సహాయం చేయడానికి విరాళం ఇస్తాడు దాన్ని స్వచ్ఛంద లావాదేవి అంటాం అంతే కాని వ్యాపార లావాదేవి అనం ఆ విలువ వస్తువులు మరియు సేవల మార్పిడికి సంబంధించినది అయితే మేము దానిని వ్యాపార లావాదేవి అని పిలుస్తాము కాబట్టి ఇక్కడ ఒక పరస్పర చర్య ఉంది ఆ చర్యలో వస్తువులు మరియు సేవల మార్పిడికి సంబందించిన విషయాలున్నాయి వీటిని ఒక విలువకు మార్పిడి చేసుకోవచ్చు ఇక్కడ విలువ డబ్బు ఈ నిర్వచనం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి వ్యాపారానికి కూడా ఎంతో కొంత పెట్టుబడి అవసరం మరియు కనిపించని వాటిపై పెట్టుబడులు పెడితే కనిపించని ఆస్తులు పెరుగుతాయి కాబట్టి వ్యాపారాలు డబ్బును పెట్టుబడి పెడతాయని మరియు దానిలో కేవలం డబ్బు మాత్రమే ఉండదని మనం ఇప్పటికే చూశాము వారు ప్రయత్నం అనే పెట్టుబడి పెట్టొచ్చు ఇన్వెస్ట్మెంట్ అయి ఉండవచ్చు ఈ ఇన్వెస్ట్మెంట్ వస్తువులు సేవల పరిధిని పెంచవచ్చు కాబట్టి ప్రతి వ్యాపారానికి కొన్ని రకాల పెట్టుబడులు మరియు తగినంత కస్టమర్లు అవసరం ఎందుకంటే ఈ వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ప్రజలు కావాలి దాని ఉత్పత్తిని స్థిరమైన ప్రాతిపదికన అమ్మితే లాభం పొందవచ్చు కాబట్టి ఒక పెట్టుబడి ఉంది మీ నుండి కొనుగోలు చేసే కస్టమర్లు ఉన్నారు మరియు మీ నుండి వచ్చే వస్తువు ఉంది ఈ ఔట్పుట్ 'మీ వస్తువులు లేదా సేవలు' మరియు మీరు లాభం కోసం పని చేస్తున్నారు మీది స్వచ్ఛంద వ్యాపారం కాదు కాబట్టి వ్యాపారాలు ట్రేడ్మార్కులను ఉపయోగిస్తాయి మరియు ట్రేడ్ అనే పదం వ్యాపారాన్ని సూచిస్తుంది ఇప్పుడు మనం ట్రేడ్మార్కులు ఎలా వచ్చాయో వాటి ఉపయోగం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే మీరు ట్రేడ్మార్కులను వ్యాపారంతో ముడిపడి ఉన్నట్లుగా అర్థం చేసుకున్నప్పుడు మరియు వ్యాపారం అనేది ఒక పరస్పర చర్య లేదా వ్యవహారం అయినప్పుడు దానికి విలువ ఉన్నప్పుడు ఇది డబ్బుతో లెక్కించబడుతుంది ఇది వ్యాపార లావాదేవీ లేదా వ్యాపార కార్యకలాపమని మనకు తెలుసు ట్రేడ్మార్కులు వ్యాపార కార్యకలాపాలలో మాత్రమే ఉపయోగించబడతాయి లేదా వ్యాపార కార్యకలాపాల వల్లే ట్రేడ్మార్కులు వాడుకలోకి వచ్చాయి ఇది ఇతర మేధో సంపత్తి హక్కులకు కూడా వర్తిస్తుంది పేటెంట్లు కూడా పారిశ్రామిక కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయి మరియు అవి వాణిజ్య ప్రయోజనం కలిగి ఉంటాయి లేదా పేటెంట్లతో ముడిపడి ఉన్న ఉపయోగం లేదా యుటిలిటీ ఉంటాయి కాబట్టి మేధో సంపత్తి హక్కులు వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించినవి లేదా అవి వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి కాబట్టి ట్రేడ్మార్కులు వస్తువులు మరియు సేవలను ప్రోత్సహించడానికి మరియు విక్రయించడానికి ఒక సాధనంగా ముందుకు వచ్చాయి అంతకుముందు ఇది కేవలం వస్తువులకు మాత్రమే ఉపయోగించేవారు కాని తరువాత 'సేవలను' జోడించారు ఎందుకంటే ట్రేడ్మార్కులు వచ్చినప్పుడు మొదట్లో వస్తువులపై మాత్రమే దృష్టి కేంద్రీకరించబడింది ఇప్పుడు సేవల భాగం ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందో చూద్దాం వ్యాపారులు సాధారణంగా తమ వస్తువులను గుర్తించడానికి ఒక మార్గంగా బ్రాండ్లను ఉపయోగించారు మరియు వారు విక్రయించే వస్తువులు మరియు సేవలను గుర్తించడమే కాకుండా వ్యాపార పేర్లను గుర్తించడం ద్వారా ఇది వచ్చింది కాబట్టి ట్రేడ్మార్క్ అనేది వ్యాపార పేరును కార్పొరేషన్ను లేదా సంస్థను గుర్తించే సంస్థగా అనుకోవచ్చు ఇది ఉత్పత్తిని లేదా అందించే సేవలను కూడా సూచిస్తుంది ఇది ఎందుకు వచ్చిందంటే ఒకే వస్తువులు లేదా ఒకే సేవను అందించే బహుళ వ్యక్తులు ఉన్న మార్కెట్లో ఈ సేవలు లేదా వస్తువులను వేరు చేయవలసిన అవసరం ఉంది మరియు ఈ పోటీ సేవలను మరియు పోటీ ఉత్పత్తిని వేరుచేయడమనే అవసరం తమ తమ ఉత్పత్తులను మరియు సేవలను ఏదో ఒక సంకేతం ద్వారా అందించాలనే సoప్రదాయానికి దారి తీసింది ఒక ఉత్పత్తిని లేదా సేవను వేరు చేయడానికి ఉత్తమ మార్గం ఉత్పత్తిని ప్రత్యేకమైనదిగా లేదా సేవను ప్రత్యేకంగా మార్చడం అని మీరు అనవచ్చు అవును ఇది ఖచ్చితంగా మీరు మీ వస్తువులను వేరు చేయగల మార్గం కానీ కొన్ని వస్తువులు మీరు వేరుచేయడం లేదా అవి వాస్తవంగా ఉన్న వాటి నుండి ప్రత్యేకంగా తయారు చేయడం చాలా కష్టం ఉదాహరణకు సేఫ్టీ పిన్లో మీరు ఏ ప్రత్యేకత తీసుకురాలేరు దాని పనితీరును మార్చకుండా లేదా మీరు చాలా ప్రత్యేకతను దానికి తీసుకువస్తే ప్రజలు ఆ ఉత్పత్తిని కూడా గుర్తించలేరు కాబట్టి మీరు ఈ ప్రత్యేకతను తెచ్చే వాణిజ్య పేర్లను కలిగి ఉండవచ్చు ఉదాహరణకి పేపర్క్లిప్లను జెమ్ క్లిప్లు అని కూడా పిలుస్తారు ఇక్కడ జెమ్ అనేది వాణిజ్య పేరును సూచిస్తుంది మరియు కొన్నిసార్లు ఉత్పత్తుల యొక్క సాధారణ పేరు సాధారణ ఉపయోగం కారణంగా కొన్ని వాణిజ్య పేర్లకు ఆపాదించబడవచ్చు ఇప్పుడు కాగితపు క్లిప్లను సూచించే జెమ్ క్లిప్లు ఒక ఉదాహరణ థర్మోస్ మళ్ళీ ఫ్లాస్క్లను సూచించే వాణిజ్య పేరు ఇది మరొక ఉదాహరణ జిరాక్స్ అనే పేరు యంత్రాల నుండి ఫోటోస్టాట్ లేదా ఫోటోకాపీగా వచ్చే ఉత్పత్తిని సూచిస్తుంది జిరాక్స్ అనేది ఒక కంపెనీ పేరు దాన్ని ఫోటోస్టాట్ కు పర్యాయపదంగా వాడేస్తున్నాం ఇది ఉత్పత్తిని గుర్తించడంలో సాధారణంగా ఉపయోగించే వాణిజ్య పేరు యొక్క ఉదాహరణ వెల్క్రో మళ్ళీ వాణిజ్య పేరు మరియు మనం ఉత్పత్తిని వాణిజ్య పేరు ద్వారా అర్థం చేసుకుంటాము కాబట్టి పోటీ ఉత్పత్తులను గుర్తించడానికి వాణిజ్య పేర్లు ఉపయోగించబడతాయి ట్రేడ్మార్క్ అనేది వస్తువులు మరియు సేవలను గుర్తించడానికి మరియు వేరు చేయడానికి ఉపయోగించే ఏదైనా పదం పేరు గుర్తు లేదా పరికరాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఇది ట్రేడ్మార్క్ యొక్క నిర్వచనం "ట్రేడ్మార్క్ ఒక గుర్తు గ్రాఫికల్ గా సూచించదగిన గుర్తు లేదా వాణిజ్యం లేదా వ్యాపారానికి ఆపాదించబడిన గ్రాఫికల్ గా చూపించగలిగే గుర్తు" ప్రాచీన కాలం నుండి ఈ గుర్తులు ఉన్నాయి మరియు వ్యాపారంలో వీటి ఉపయోగం కూడా చాలా కాలం నుండి ఉంది అప్పుడు వస్తువులను అమ్మిన హస్తకళాకారుడు తన వస్తువులను గుర్తించడానికి ఈ గుర్తులను ఉపయోగించాడు ఇప్పుడు కూడా మీరు ఒక కళాకృతిని పరిశీలిస్తే కళాకారుడు తన పేరును కళలో సంతకం చేసే ధోరణి ఉంది ఇప్పుడు మళ్ళీ ఇది ట్రేడ్మార్క్ వలె కాదు కానీ ఒక ఉత్పత్తి తనకు చెందినదని లేదా అతను ఉత్పత్తి యొక్క సృష్టికర్త అని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక హస్తకళాకారుడికి ఇది ఒక సాధనంగా అర్ధం మధ్య యుగంలో వస్తువులను గుర్తించడానికి వ్యాపారాల కోసం ఈ గుర్తుల వాడకం పెరిగింది ఇది ఉత్పాదకత పెరిగిన సమయం మరియు పోటీ కూడా పెరిగింది మరియు వివిధ రకాల వస్తువులను విక్రయించే వ్యక్తులు అందించే 'వస్తువులు మరియు సేవలను' వేరు చేయవలసిన అవసరాన్ని ఇది చూసింది ఇక్కడ పారిశ్రమీకరణ కూడా ముఖ్య పాత్ర పోషించింది మార్కెట్ల వృద్ధికి ముఖ్యంగా పోటీ ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతించాల్సిన అవసరం వచ్చింది ఈ ఉత్పత్తులను ఏదో ఒక విధంగా వేరు చేయవచ్చు మరియు ఆ ప్రత్యేకమైన లక్షణం కేవలం నాణ్యతలో ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే పేలవమైన నాణ్యత వాటి ప్రత్యేక లక్షణం కావచ్చు కాని ఇది వినియోగదారులు దానిని గుర్తించే విధంగా కూడా ఉండాలి మీరు చరిత్రను చూస్తే కొంత కాలానికి ఈ గుర్తులు కీర్తి మరియు మంచి పేరును పొందాయి మరియు ఇవి నాణ్యతకు చిహ్నంగా మారాయి కాబట్టి ట్రేడ్మార్క్లు యాజమాన్యంతో ముడిపడి ఉన్నాయి యాజమాన్యం అంటే కొన్ని వస్తువులు మరియు సేవలు ఒక నిర్దిష్ట సంస్థ నుండి వచ్చాయి అని గుర్తించగల సామర్ధ్యం అని అర్థం చేసుకోవాలి చరిత్రలో చూస్తే వారు అమ్మే ఉత్పత్తులను మరియు సేవలను గుర్తించడంలో ప్రజలు ఆందోళన చెందారు ఉదాహరణకు పశువులను పెంచుకునే వ్యక్తులు పశువులను గుర్తించడానికి ఒక మార్గాన్ని కలిగి ఉన్నారు తద్వారా పశువులు పోయినట్లయితే వారు ఆ గుర్తును ఆధారంగా చేసుకుని వాటిని తిరిగి పొందేవారు సముద్రాల మీదుగా రవాణా చేయాల్సిన వస్తువులను విక్రయించే వ్యక్తులు తమ వస్తువులను గుర్తించడానికి ఒక గుర్తును పెట్టుకునే వారు తద్వారా ఓడ ధ్వంసమైతే అక్కడ వారికో గుర్తు ఉంది వస్తువులను రవాణా చేసిన వ్యక్తి ఆ గుర్తు ఆధారంగా వస్తువులను గుర్తించగలడు కాబట్టి ఇది ఒక మార్గం దీని ద్వారా ఒక వ్యాపారి లేదా వస్తువుల అమ్మకందారుడు తన వస్తువులపై కొంత నియంత్రణ కలిగి ఉండటానికి అతను వాటిపై ఒక గుర్తును ఉంచుతాడు ఆ గుర్తుల ద్వారా యజమానిని గుర్తించవచ్చు ఈ గుర్తులు ప్రారంభంలో జవాబుదారితనంతో ముడిపడిఉండేవి ఒక నిర్దిష్ట మార్కెట్లో వస్తువులను విక్రయించినప్పుడు వారు ఆ వస్తువుల నాణ్యత పట్ల సంతృప్తికరంగా లేకపోతే ఆ మార్కెట్ నడిపే వ్యక్తులు వస్తువులను అమ్మిన వ్యక్తిని ఆ గుర్తు ద్వారా గుర్తిస్తారు దీని వాళ్ళ సంతృప్తికరంగా లేని వస్తువులను లేదా అవసరమైన ప్రమాణాలను గుర్తించని వాటిని గుర్తించడం తేలిక గిల్డ్ లు మరియు వాణిజ్య సంస్థలు తొలినాళ్లలో వస్తువులను ఈ గుర్తుల ద్వారా గుర్తించాయి దీని వల్ల జవాబుదారీతనం పెరిగేది కాబట్టి ఎవరైనా 'అసంతృప్తికరమైన వస్తువులను' విక్రయించినట్లయితే ఈ వాణిజ్య సంస్థలకు ఆ వస్తువుల యజమానిని గుర్తించడం మరియు ఆ యజమానిపై ఒకరకమైన బాధ్యతను వేయడం చాలా సులభం ఆ యజమాని వస్తువులను భర్తీ చేయవలసి ఉంటుంది లేదా అతను ఆ వస్తువుల కోసం అందుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలి కాబట్టి ప్రారంభంలో ట్రేడ్మార్క్లు 'చెడ్డ వస్తువులకు' జవాబుదారీతనం తీసుకువచ్చే బాధ్యతను తీసుకున్నాయి కొంత కాలానికి అవి నాణ్యతకు ఆపాదించబడ్డాయి ఇప్పుడు నాణ్యత అనేది వినియోగదారుడు ఆ ఉత్పత్తిని నిస్సంకోచంగా కొనుగోలు చేయవచ్చని చెప్పే సిగ్నల్ కాబట్టి నాణ్యత అనేది కొనుగోలు నిర్ణయానికి దారితీస్తుంది కాబట్టి నాణ్యమైన భాగం ఒక నిర్దిష్ట గుర్తును కలిగి ఉన్న అమ్మిన ఉత్పత్తులపై కొంత మొత్తంలో నమ్మకాన్ని ఆపాదించే సాధనంగా వచ్చింది కాబట్టి కాల వ్యవధిలో ఈ గుర్తు నాణ్యతకు చిహ్నంగా మారింది అంతకుముందు అవి బాధ్యతజవాబుదారితనానికి చిహ్నాలు నెమ్మదిగా వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పుడు బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ వంటివి బ్రాండ్ల ప్రకటనల వ్యాప్తికి దారితీసింది అప్పుడు ట్రేడ్మార్క్ లనేవి నాణ్యతకు సింబల్ అయ్యాయి ట్రేడ్మార్క్ లనేవి ఖ్యాతికి నమూనాగా మారాయి కాబట్టి ఇప్పుడు మీరు నైక్ షూ కొనవచ్చు లేదా కోకాకోలా కొనవచ్చు ఎందుకంటే ఈ బ్రాండ్ల కీర్తి పెరిగింది ఇది చాలా సమాచారాన్ని కొనుగోలుదారుకు తెలియజేస్తుంది కాబట్టి కోకాకోలా ఉత్పత్తిని కొన్న వ్యక్తికి అది 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సంస్థ అని దాని ఖ్యాతి దాని ఉత్పత్తికి అండగా నిలుస్తుందని తెలుస్తుంది లేదా ఒక వ్యక్తి నైక్ షూ లేదా అథ్లెటిక్ దుస్తులు కొన్నప్పుడు ఆ సంస్థ యొక్క ఆర్ అండ్ డి విభాగం మరియు డిజైన్ విభాగం ఆ ఉత్పత్తికి అండగా నిలుస్తాయి అని అతనికి తెలుస్తుంది మరియు సంస్థ యొక్క ఖ్యాతి ఎలాగో ఉంది అది బ్రాండ్ ద్వారా బదిలీ చేయబడింది ఇది తప్పనిసరిగా బ్రాండ్లను విలువైన ఆస్తిగా మార్చింది ఇప్పుడు కనిపించని ఆస్తులు ఈ పెట్టుబడి ద్వారా సృష్టించబడతాయి మరియు బ్రాండ్లు అనేవి కనిపించని ఆస్తులు వీటిని తయారు చేయడానికి వాటిని విలువ పెంచడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి కీర్తి గుర్తులు ట్రేడ్మార్క్లను టైప్ టూ కీర్తి అంటారు ఇప్పుడు ఇది చాలా బ్రాండ్లు ఉన్న దశ ఎందుకంటే ప్రతి బ్రాండ్ ఖ్యాతిని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది మరియు ట్రేడ్మార్క్లు కీర్తిని సృష్టించడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి కస్టమర్లు తమను తాము బ్రాండ్తో గుర్తించే మరో దశ కూడా ఉంది కాబట్టి బ్రాండ్ మరియు ట్రేడ్మార్క్ కస్టమర్ గుర్తింపు యొక్క మూలంగా మారుతుంది ఉదాహరణకు మేము ఒక వ్యక్తిని ఆపిల్ అభిమానిగా లేదా ఆపిల్ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించే వ్యక్తిగా సూచించినప్పుడు ఆ వ్యక్తి తనను తాను ఒక నిర్దిష్ట ఉత్పత్తిని ఉపయోగించే వ్యక్తిగా గుర్తించాలని కోరుకుంటాడు కాబట్టి ప్రజలు తమను తాము ట్రేడ్మార్క్ లతో గుర్తించడం ప్రారంభించినప్పుడు దీనిని ట్రేడ్మార్క్ల వల్ల సృష్టించబడే ఒక రకమైన కల్ట్ అని పిలుస్తారు ట్రేడ్మార్క్లు కేవలం బాధ్యత లేదా నాణ్యత లేదా ఖ్యాతి యొక్క సాంప్రదాయక పనితీరును నిర్వహించని స్థితిని మనం సూచిస్తున్నాము ఇప్పుడు వారు ఒక గుర్తు ద్వారా తమను తాము గుర్తించగలిగే అదనపు పనిని చేస్తారు ఉదాహరణకు మోంట్ బ్లాంక్ పెన్ను ఉపయోగించే వ్యక్తి తన గురించి ఒక నిర్దిష్ట విషయాన్ని అందరికి తెలియజేయాలని కోరుకుంటాడు పెన్ తన గుర్తింపులో ఒక భాగం కావాలని అతను కోరుకుంటాడు లేదా ఒక ఫెరారీ డ్రైవర్ను మనం ప్రస్తావించినప్పుడు అది ఆ వ్యక్తి యొక్క గుర్తింపులో ఒక భాగం అవుతుంది కాబట్టి ఇలాంటి స్థితి చాలా కంపెనీలు పొందడానికి ప్రయత్నిస్తున్నందున మీరు మీ కస్టమర్ల గుర్తింపులో ఒక భాగం అవ్వగలిగితే కస్టమర్లు ప్రకటనల పనిని చేస్తారు దీనిని బ్రాండ్ ఎవాంజెలిజం అని పిలుస్తారు ఇక్కడ వినియోగదారులే బ్రాండ్ అంబాసిడర్లు అవతారు కాబట్టి ట్రేడ్మార్క్లు బాధ్యతజవాబుదారీతనం అనే దశ నుండి సంతృప్తికరంగా లేని వస్తువులకు బాధ్యతను ఆపాదించడం అనే దశ నుండి నాణ్యత యొక్క సంకేతాలుగా మారడం కీర్తి యొక్క చిహ్నాలుగా మారడం అనే దశ వరకు వెళ్ళడం మనం చూశాము దీని తర్వాత ఇప్పుడు ప్రత్యేకించి కొన్ని ట్రేడ్మార్క్లు కస్టమర్ల లేదా యూజర్ యొక్క గుర్తింపులో భాగమయ్యాయి ట్రేడ్మార్క్లకు చట్టపరమైన రక్షణ 16 వ శతాబ్దంలో ప్రారంభమైంది వ్యాపారులు దీనిని మూలాన్ని సూచించడానికి ఉపయోగించారు ఇప్పుడు ప్రధాన ఆందోళన ఏమిటంటే ప్రజలు మోసపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక వ్యాపారి ఒక గుర్తును ఉపయోగించినప్పుడు వ్యాపారి తన సంస్థ నుండి వస్తువులు ఉన్నట్లు సూచిస్తాడు వినియోగదారులకు ఏదో ఒక గుర్తు ద్వారా వాటి మూలం తెలుసు కాబట్టి వ్యాపారి తమ వస్తువులను వేరే వ్యాపారి వస్తువులుగా పంపించడానికి ప్రయత్నించే ఇతరులను గుర్తించడం సాధ్యమైంది కాబట్టి ఇది ఉత్పత్తి గురించి దురభిప్రాయాలు లేదా ఉత్పత్తి యొక్క తప్పుడు సూచనలు నిరోధించబడే ఒక మార్గంగా మారింది ఎందుకంటే ఇప్పుడు వ్యాపారికి ఒక గుర్తు ఉంది మరియు వ్యాపారి నా వస్తువులు ఒక నిర్దిష్ట నాణ్యతతో వస్తాయని చెప్తాడు మరియు ఈ గుర్తు నేను అమ్ముతున్న వస్తువులను గుర్తిస్తుంది అంటాడు 19 వ శతాబ్దంలో ఒక వ్యాపారి సారూప్య మార్కును ఉపయోగించి మరొక వ్యాపారి సారూప్య వస్తువులను విక్రయించడానికి ప్రయత్నిస్తుంటే ఆపగలిగే ఉపశమనం ఉంది దానినే 'relief of passing off' అంటారు దీని అర్ధం వేరే ఎవరో వారి ఉత్పత్తిని మీ ఉత్పత్తిగా చూపిస్తున్నాడు అని కాబట్టి మీకు పరిహారం ఉంది ఈ పరిష్కారాన్ని యునైటెడ్ కింగ్డమ్లోని బ్రిటిష్ కోర్టులు చాన్సరీ కోర్టులు ఇచ్చాయి ఇప్పుడు పాస్ ఆఫ్ చేయడం ట్రేడ్మార్క్లను రక్షించడానికి వచ్చిన మొదటి ఉపశమనం మరియు నమోదు చేయని ట్రేడ్మార్క్లను రక్షించేటప్పుడు పాస్ ఆఫ్ అవ్వడం ఇప్పటికీ ఉంది ఇప్పుడు పాస్ ఆఫ్ ఉపశమనం అనేది వ్యాపారికి ఉన్న కీర్తితో ముడిపడి ఉంది కాబట్టి తన వస్తువులను వేరే వ్యాపారి వస్తువులుగా తప్పుగా చిత్రీకరిస్తున్న వ్యక్తిని ఆపడం మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది వ్యాపారికి మార్కెట్లో ఖ్యాతి మరియు సద్భావన ఉంది కాబట్టి 19 వ శతాబ్దం వరకు ట్రేడ్మార్క్లకు రిజిస్ట్రేషన్ లేదు ట్రేడ్మార్క్ల వాడకం ద్వారా ఆ వ్యాపారాలు ఖ్యాతిని మరియు సద్భావనను సాధించాయి వర్తకుడు కొంతకాలం మార్కెట్లో దీనిని ఉపయోగించుకుని ఖ్యాతిని సంపాదించాడు కాబట్టి ఇతరులు అలాంటి ట్రేడ్మార్క్లు ఉపయోగించకుండా ఆపడం ధర్మం దీనినే 'పాస్ ఆఫ్' ఉపశమనం అంటారు రిజిస్ట్రేషన్ ఇంగ్లాండ్లో 1875 వ సంవత్సరంలో వచ్చింది ఇంగ్లాండ్లో ట్రేడ్మార్క్ చట్టం యొక్క పరిణామ చరిత్రే ట్రేడ్మార్క్ చట్టం చరిత్ర ఎందుకంటే భారతదేశంలో వచ్చిన మొదటి చట్టం బ్రిటిష్ వారు దిగుమతి చేసిందే కాబట్టి పేటెంట్ చట్టం విషయంలో ఎలాగైతే జరిగిందో భారతీయ ట్రేడ్మార్క్ చట్టం యొక్క మూలం కూడా బ్రిటిష్ శాసనాలే రిజిస్ట్రేషన్ 1875 లో వచ్చింది అప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేదు ప్రతి గుర్తు నమోదుకాని ట్రేడ్మార్క్ మరియు మీరు నమోదుకాని ట్రేడ్మార్క్ ను రక్షించుకునే మార్గం 'పాస్ ఆఫ్' ఉపశమనం ద్వారా మాత్రమే ఉంది మీ ఉత్పత్తులకు ఉన్న మంచి పేరును ఉపయోగించుకుంటూ వాటి వలే వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారి ప్రయత్నాలను ఆపమని కోర్టును కోరడమే ఈ ఉపశమనం ఇప్పుడు ఆ ఉపశమనం ఏమిటంటే పోటీదారుడు తన వస్తువులను తప్పుగా చిత్రీకరిస్తున్నాడు మరియు వినియోగదారులను మోసం చేస్తున్నాడు అని కాబట్టి మోసం లేదా మోసపూరిత సారూప్యత లేదా ప్రజలను మోసం చేసే ఏదో ఒక పద్ధతి ఇప్పటికీ ట్రేడ్మార్క్ చట్టం యొక్క కేంద్ర బిందువుగా ఉంది కాబట్టి మూలానికి సంబంధించి లేదా మూల ట్రేడ్మార్క్ కు సంబంధించి ఏదైనా మోసం లేదా గందరగోళం ఉంటే చట్టం దాన్ని శిక్షిస్తుంది కాబట్టి మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి వస్తువులు మరియు సేవలు కస్టమర్లను మోసం చేస్తున్నప్పుడు ప్రజలు గందరగోళానికి గురి అయ్యే అవకాశం ఉంది అప్పుడు ట్రేడ్మార్క్ చట్టం ఈ మోసానికి లేదా గందరగోళానికి కారణమయ్యే వస్తువులు లేదా సేవలను ఆపడానికి అనుమతిస్తుంది కాబట్టి 'మోసపూరిత సారూప్యత మరియు గందరగోళం' వచ్చినప్పుడు ట్రేడ్మార్క్ చట్టం ఒక వ్యాపారికి ఉపశమనం ఇస్తుంది ఇప్పుడు మనం ట్రేడ్మార్క్లను ఎందుకు రక్షించాలి ట్రేడ్మార్క్లు వివిధ విధులను నిర్వహిస్తాయి అవి బాధ్యతను ఆపాదించడానికి ఉపయోగించబడ్డాయి తరువాత అవి నాణ్యతకు సంకేతంగా ఉపయోగించబడ్డాయి తరువాత అవి కీర్తి యొక్క చిహ్నంగా మారాయి మరియు ఇప్పుడు ట్రేడ్ మార్కులను అనుసరించే కల్ట్ కూడా ఉంది అని మనం చూశాము కాబట్టి ఒక నిర్దిష్ట విక్రేతతో వస్తువులను గుర్తించడం తద్వారా ట్రేడ్మార్క్ యొక్క పని మూలాన్ని గుర్తించడం చాలా ముఖ్యం ఇప్పుడు వ్యాపారి ఆ గుర్తును పదేపదే ఉపయోగించడం వల్ల అది ఒక నాణ్యత మరియు హామీ పనితీరును పొందింది ఎందుకంటే వ్యాపారికి ఖ్యాతి ఉన్నందున అతను ప్రజలు తన ఉత్పత్తిని పదేపదే కొనాలని కోరుకుంటాడు ప్రజలు కూడా అలాగే కొంటారు వ్యాపారం అనేది ఏదో ఒక వస్తువులు మరియు సేవలను విక్రయించే పద్ధతి ఇది నాణ్యత ప్రామాణికంగా ఉంటుంది కాబట్టి నాణ్యత లేదా నాణ్యతకు హామీ ఉంటేనే వ్యాపారం కొనసాగుతుంది అంతే కాక పెట్టుబడి లేదా ప్రకటనల అవసరం కూడా ఉంటుంది మార్కెటింగ్ చేయడానికి ఉపయోగపడే డబ్బు ఈ ఖ్యాతిని పెంపొందించే దిశగా వాడబడుతుంది ఒక ఉదాహరణ తీసుకుంటే రెండు కంపెనీల మధ్య ఏదైనా ట్రేడ్మార్క్ వివాదాన్ని పరిశీలిస్తే ట్రేడ్మార్క్ హక్కుదారుడు తన గుర్తును మరొక వ్యక్తి ఉల్లంఘించినట్లు ఆరోపించారు ఇప్పుడు ట్రేడ్మార్క్ హక్కుదారుడు వేరే వ్యక్తి తన గుర్తును ఉపయోగించకుండా ఆపమని కోర్టును కోరుతూ కేసును దాఖలు చేసినప్పుడు అతను క్లెయిమ్ చేయగల అనేక ఇతర ఉపశమనాలు ఉన్నాయి ట్రేడ్మార్క్ హక్కుదారుడు చాలా సందర్భాల్లో డబ్బు మరియు వనరుల మొత్తాన్ని గురించి ప్రస్తావిస్తాడు ఎందుకంటే అతను మార్కెటింగ్ మరియు ప్రకటనల కోసం చాలా ఖర్చు చేశాడు ట్రేడ్మార్క్లు ప్రకటనల ద్వారా మరియు మార్కెటింగ్ ద్వారా కొంత ఖ్యాతిని పెంచుకున్నాయని దాని అర్థం కాబట్టి మీ మార్కెటింగ్ ఆదాయం లేదా ప్రకటనల ఆదాయం గణనీయంగా ఉంటే మీ ట్రేడ్మార్క్ ఖ్యాతిని మరియు సౌహార్ధ్రతను సాధించింది మీరు దానిని ప్రచారం చేసారు మరియు ప్రజలకు దాని గురించి తెలుసు కాబట్టి అది ప్రదర్శించడానికి మీకు ఉపయోగపడుతుంది ట్రేడ్మార్క్ల పని సమాచారం ఇవ్వడమే కాదు ఉత్పత్తిని ప్రోత్సహించే పని కూడా ఉంటుంది అనేక ప్రకటనలు ఉత్పత్తి గురించి సమాచారాన్ని మాత్రమే సరఫరా చేయకుండా ఉత్పత్తిని ప్రోత్సహించడం కూడా చేస్తాయి ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి మరియు ఉత్పత్తిని ఉపయోగించడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తాయి 'పాస్ ఆఫ్ ఉపశమనం' కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ 'పాస్ ఆఫ్ ఉపశమనం' చేయలేని పనిని చేసింది అప్పుడు ఉపశమనం పొందటానికి మీరు 'సద్భావనను' మరియు 'విలక్షణతను' నిరూపించుకోవలసి వచ్చేది కాని ట్రేడ్ మార్క్ నమోదు చేయడం ద్వారా మీరు ఈ రెండు పనులు చేయవలసిన అవసరం లేదు మీరు ట్రేడ్ మార్క్ ను రిజిస్టర్ చేసుకోవచ్చు మరియు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయబడి ఉంటుంది కాబట్టి మీరు ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఉపశమనం పొందవచ్చు పాస్ ఆఫ్ ఉపశమనంలో విలక్షణతను సద్భావనను నిరూపించులోవాల్సిన అవసరం ఉంది రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతిలో ఈ సద్భావనను నిరూపించాల్సిన అవసరాన్ని తొలగించారు అదే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ముఖ్యమైన మార్పు రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీసుకువచ్చిన రెండవ మార్పు ఏమిటంటే మీరు ఒక ప్రతిపాదిత ఉపయోగం కోసం కూడా దీనిని నమోదు చేసుకోవచ్చు అంటే మీరు మొదట రక్షణ పొందవచ్చు మరియు తరువాత ట్రేడ్మార్క్ ఉపయోగించడం ప్రారంభించవచ్చు ఇది నమోదుకాని గుర్తులకు సాధ్యం కాదు ఎందుకంటే నమోదు చేయని గుర్తులు కేవలం అమలు చేయబడతాయి రిజిస్ట్రేషన్ తీసుకువచ్చిన మూడవ ప్రయోజనం ఏమిటంటే మీరు వ్యాపారం యొక్క సద్భావనను తీసి వేయకుండా ట్రేడ్మార్క్లను కేటాయించవచ్చు కాబట్టి ట్రేడ్మార్క్లను నమోదు చేసేటప్పుడు వ్యాపారాన్ని కేటాయించకుండా లేదా వ్యాపారంలో సద్భావన గురించి మాట్లాడకుండా ఇవ్వడం సాధ్యమైంది కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకువచ్చిన రక్షణ ఆ వ్యాపారం 'ప్రత్యేకతను' పరిరక్షించడం కాబట్టి మీ గుర్తు ప్రత్యేకంగా ఉండాలి వాస్తవానికి ఇతర గుర్తులతో పోల్చిచూడగల గుర్తులు సాధారణమైన మార్కులు లేదా అనేక వాణిజ్యాలకు సరిపడే గుర్తులు నమోదు చేయబడవు కాబట్టి నమోదును తిరస్కరించడానికి సంపూర్ణ కారణాలు కూడా ఉన్నాయి వాటిని వివరంగా చూద్దాం కాబట్టి రక్షణ అనేది ప్రత్యేకత మరియు ప్రత్యేకతకు ఆపాదించబడిన విషయం ప్రత్యేకత అనేది ప్రతీ ఆస్తికి ఉంటుంది ఈ ప్రైవేట్ ఆస్తి ముఖ్యంగా ఇతరులకు చెందిన ఆస్తి నుండి ప్రత్యేకమైనది మరియు గుర్తించదగినది మనం ట్రేడ్మార్క్లను చూసినప్పుడు పేటెంట్లు లేదా కాపీరైట్ లేదా నమూనాలు అనే వాటికి ఉన్నట్లు ట్రేడ్మార్క్లకు గుత్తాధిపత్యం లేదని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక కారణం ఉంది ఎందుకంటే ఒక్క సారి పేటెంట్ మంజూరు చేయబడితే అది పేటెంట్ ద్వారా కవర్ చేయబడిన ఉత్పత్తిని వాడకుండా తయారీ చేయకుండా అమ్మకుండా దిగుమతి చేయకుండా ఒక వ్యక్తిని ఆపుతుంది ఒక పుస్తకం కోసం కాపీరైట్ మంజూరు చేయబడితే అది ఒక వ్యక్తి ఆ పుస్తకం యొక్క కాపీలు చేయకుండా ఆపుతుంది అయితే ట్రేడ్మార్క్ మంజూరు చేయబడినా అది మరొక వ్యక్తి ఆ వస్తువులతో వ్యవహరించడాన్ని ఆపదు అది ఆ వాణిజ్య పేరును ఉపయోగించకుండా మాత్రమే ఆ వ్యక్తిని ఆపుతుంది కాబట్టి మీరు మొబైల్ ఫోన్లను విక్రయించే వ్యాపారంలో ఉంటే మీరు ఏ కంపెనీ ఫోన్ అయినా అమ్మవచ్చు కాని ఆపిల్ అన్న ట్రేడ్మార్క్ను మోటరోలా లేదా ఎల్జి లేదా శామ్సంగ్ వంటి ఫోన్లపై ఉపయోగించలేరు ఈ పరిమితి ఇతరుల యాజమాన్యంలో ఉన్న గుర్తులను ఉపయోగించడంలో మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటికీ మొబైల్ ఫోన్ వ్యాపారంలోకి ప్రవేశించవచ్చు మీరు ఒక స్వంతమైన మరియు ప్రత్యేకమైన గుర్తును ఉపయోగించుకుని ఒక ఉత్పత్తితో ముందుకు వచ్చినంత వరకు మీపై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేరు కాని ఒక ఉత్పత్తికి పేటెంట్ ఉంటే ఉదాహరణకు లుకేమియా నివారణ ఔషదానికి పేటెంట్ ఉంటే ఈ ఔషధం పేటెంట్ చేయబడిందనే వాస్తవం ఆ ఔషధాన్ని తయారు చేయడానికి లేదా విక్రయించడానికి ఏ ఇతర సంస్థను అనుమతించదు కాబట్టి ఆ కోణంలో పేటెంట్లు గుత్తాధిపత్యాన్ని అందిస్తాయి ఇతరులు అదే వాణిజ్యాన్ని ఉపయోగించలేరు లేదా ప్రవేశించలేరు అయితే ట్రేడ్మార్క్లు వస్తువులు లేదా సేవలపై గుత్తాధిపత్యాన్ని ఇవ్వవు అది ఒక నిర్దిష్ట పేరును ఉపయోగించడంలో మాత్రమే ప్రత్యేకతను ఇస్తుంది అసలు మనకు ట్రేడ్మార్క్లు ఎందుకు ఉండాలి అనే దానిపై కొన్ని సమర్థనలు ఉన్నాయి ఇప్పుడు మొదటి సమర్థన ఏమిటంటే ట్రేడ్మార్క్లలో సృజనాత్మకత ఉంది మరియు సృజనాత్మకత అనేది ఒక వ్యాపారి విక్రయిస్తున్న ఉత్పత్తికి ప్రజలు ఆపాదించే సృజనాత్మక అనుబంధముతో ఉంటుంది ఉదాహరణకు ప్రజలు లేదా కొనుగోలుదారుడు ఆపిల్ లోగోను చూసినప్పుడు అవి ఆపిల్ కంపెనీ నుండి వచ్చాయని గ్రహించగలుగుతారు ఆపిల్ సృష్టించిన ఉత్పత్తులకు నాణ్యత మరియు కార్యాచరణ ఉంటుందని కొనుగోలుదారుడు తెలుసుకుంటాడు ఇప్పుడు ఆపిల్ లోగోను చూడటం ద్వారా ఇవన్నీ వస్తాయి ఒక వ్యక్తి ఒక ఉత్పత్తిని చూసినప్పుడు మరియు ఆపిల్ ఆ ఉత్పత్తిని సృష్టించినట్లు లేదా రూపకల్పన చేసినట్లు చూసినప్పుడు కొనుగోలుదారు చాలా విషయాలను ఆపాదించుకుంటాడు అర్ధం చేసుకుంటాడు అదేవిధంగా నైక్ ను చూస్తే ఆపిల్ చేసే విధంగానే ఇది కూడా ఈ గుర్తు ద్వారానే దాని ఉత్పత్తిని వివరిస్తుంది ఇప్పుడు ఈ సృజనాత్మక అనుబంధం అనేది ఆపిల్ చాలా సంవత్సరాల కృషితో సాధించిన విషయం ప్రజలు ఆపిల్ లోగోను చూడంగానే ఆ కంపెనీ తాలుకూ నాణ్యత ఖ్యాతి సౌహార్ధ్రత మరియు అనేక ఇతర విషయాలు గుర్తుకు వచ్చేస్తాయి ఈ ఖ్యాతి వ్యాపారి లేదా వ్యాపార సంస్థచే సృష్టించబడింది ఇప్పుడు దీనిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఈ ఖ్యాతి రావడానికి వ్యాపారి చేసిన సృజనాత్మక కృషి మాత్రమే కాదు ప్రజలు కూడా ఒక పాత్ర పోషిస్తారు ఎందుకంటే ఒక వ్యక్తి ఆపిల్ లోగోను చూసిన ప్రతిసారీ ఆ వ్యక్తికి ఆ కంపెనీ అంటే ఉండే భావాలు ఆ కంపెనీకి ఆపాదించబడతాయి కాబట్టి ఈ విషయంలో ప్రజల సహకారం కూడా ఉంది కాబట్టి ఇది వర్తకుని సృజనాత్మకత మాత్రమే కాదు ఇది వినియోగదారులు గ్రహించిన సృజనాత్మకత కూడా కాబట్టి మొదటి సమర్థన ఏమిటంటే ట్రేడ్మార్క్లు ఉత్పత్తి లేదా సేవల తయారీదారు మరియు సంస్థ నుండి వచ్చే వస్తువుల మధ్య సృజనాత్మక అనుబంధాన్ని సృష్టిస్తాయి ఇప్పుడు ఆ గుర్తులు ఈ సృజనాత్మక అనుబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి నాణ్యతలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి నాణ్యతను పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన ఉత్పత్తి సంస్థలకు ఒక గుర్తును మరియు లక్షణాన్ని ఆపాదించవచ్చు కాబట్టి ఇది మొదటి సమర్థన వస్తువులను వాటి మూలానికి సృజనాత్మకంగా అనుసంధానించే మార్గంగా ట్రేడ్మార్క్లు వచ్చాయి రెండవ సమర్థన ఏమిటంటే మార్కులు సమాచారాన్ని అందిస్తాయి మార్కెట్లో వస్తువులు మరియు సేవలను విక్రయించే బహుళ ఆటగాళ్ళు ఉన్నట్లయితే ఉత్పత్తి గురించి సమాచారాన్ని మరింత సమర్థవంతంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది కాబట్టి ఒక ఉత్పత్తికి సంబంధించి సమాచారాన్ని సరఫరా చేయడానికి మార్కులు సంక్షిప్తలిపిగా మారాయి కాబట్టి టాటా లేదా సుజుకి లేదా హోండా లోగోను చూడటం ద్వారా మీరు వెంటనే ఉత్పత్తి గురించి కొన్ని విషయాలను ఆపాదించవచ్చు కాబట్టి ఇది వినియోగదారులకు సమాచారం అందించబడే మార్గాన్ని మెరుగుపరిచింది హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్ మరియు అముల్ మధ్య వివాదాన్ని తర్వాత పరిశీలిద్దాము ఇక్కడ ట్రేడ్మార్క్ల ద్వారా అందించబడిన సమాచారం ఈ రెండు సంస్థల మధ్య వివాదానికి దారితీసింది మూడవ సమర్థన 'న్యాయానికి' సంబంధించినది ఒక వర్తకుడు సృజనాత్మక అనుబంధంతో ముందుకు వచ్చాడంటే ఆ వర్తకుడు వాటి ప్రయోజనాలను అందుకోడానికి అనుమతించబడాలి అప్పుడు ఆ ఆలోచనను వేరొకరు దోపిడీ చేస్తే ఆ వ్యక్తిని ఆపడానికి చట్టం జోక్యం చేసుకోవాలి ఇది ఒక వ్యాపారి కొంతకాలం పాటు ఈ గుర్తును ఉపయోగించి సద్భావన మరియు ఖ్యాతిని సంపాదించినందున వేరే వ్యాపారి అదే రకం ఉత్పత్తిని అమ్మి ప్రజలను తప్పుదారి పట్టించరాదు కాబట్టి మార్కుల యొక్క న్యాయ సూత్రం అనేది వస్తువులు మరియు సేవల విషయంలో వ్యాపార సంస్థల మధ్య అనుబంధం సాదించిన వ్యక్తిని దానికి సంబంధించిన ప్రయోజనాలను పొందటానికి అనుమతించాలి కాబట్టి ట్రేడ్మార్క్లను రెండు మార్గాల ద్వారా రక్షించవచ్చని మనం చూశాము రిజిస్ట్రేషన్ ద్వారా మీరు ట్రేడ్మార్క్లను రక్షించవచ్చు మరియు ఈ రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్లను న్యాయస్థానం ముందు అమలు చేయవచ్చు 'పాస్ ఆఫ్ పరిహారం' ద్వారా కూడా ట్రేడ్మార్క్లను రక్షించవచ్చు ఇది సాధారణ చట్టం అందించే పరిహారం కాకపోతే మీరు వీటిని రక్షించాలంటే ఆ గుర్తుల పట్ల సద్భావన మరియు ఖ్యాతిని నిరూపించాలి